ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ II పై ఉపన్యాసాలకి స్వాగతం ఇది 46 వ ఉపన్యాసం ఇందులో ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ఎవాల్యుయేషన్ గురించి చర్చించబడుతుంది ఇక్కడ మనము అనేక ఫంక్షన్లను పరిశీలిస్తాము మరియు వాటి ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను విశ్లేషిస్తాము ఉదాహరణకు దీర్ఘచతురస్రాకార పల్స్ ఫంక్షన్ చర్చించబడుతుంది మరియు కొన్ని రకాల ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లు అలాగే మనము డిరాక్ డెల్టా ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను పరిశీలిస్తాము మరియు చివరకు ఇన్వెర్స్ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ పై కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తాము ఈ మొదటి సమస్యను పరిగణనలోకి తీసుకుందాం దీని ద్వారా నిర్వచించబడిన ఈ కింది ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను మనం కనుగొనవలసి ఉంది ఇది x a నుండి a వరకు ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో 1 ఉంటుంది ఆపై వెలుపల 0 కాబట్టి మనకు ఇక్కడ కొంత సానుకూల సంఖ్య a ఉంటే ఈ ప్రాంతంలో అది 1 గా నిర్వచించబడింది మరియు దీని వెలుపల ఇది 0 గా నిర్వచించబడింది కాబట్టి ఇది దీర్ఘచతురస్రాకార ఫంక్షన్ పల్స్ ఫంక్షన్ అని పిలవబడుతుంది మరియు తరువాత ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క నిర్వచనంతో మనము ఈ ఫంక్షన్కి 12 మరియు ఈ ఫంక్షన్ eiαx ని అమలు చేసుకోవచ్చు ఇది a నుండి a మాత్రమే నిర్వచించబడింది మరియు ఈ ఇంటిగ్రేషన్ a నుండి a కి సరళీకరించబడుతుంది మరియు ఈ ప్రాంతంలో ఫంక్షన్ విలువ 1 అవుతుంది కాబట్టి మన దగ్గర కేవలంeiαx ఉంది అది సులభంగా ఇంటిగ్రేషన్ చేయబడుతుంది తద్వారా eiαx iα వస్తుంది మరియు తరువాత మనం దిగువ మరియు ఎగువ పరిమితులను ఉంచాలి కాబట్టి అక్కడ ఎగువ పరిమితిని ప్రతిక్షేపిస్తున్నాము మనకు eiαa ఉంది ఆపై దిగువ పరిమితి e iαa ని ఇస్తుంది ఆపై మనం దీనిని సైన్ ఫంక్షన్ పరంగా తిరిగి వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ 2i ని పరిచయం చేయడం ద్వారా మనకు ప్రాథమికంగా sin⁡aα వస్తుంది మరియు తరువాత బాహ్య ఫాక్టర్ ఈ 2 లేదా 22 ఉంటుంది కాబట్టి ఇది చాలా సులభమైన ఫంక్షన్ ఎందుకంటే ఈ ఫంక్షన్ a నుండి a లో మాత్రమే నిర్వచించబడింది కాబట్టి నుండి ఉన్న ఈ ఇంటిగ్రేషన్ కేవలం a నుండి a వరకు మారింది మరియు తరువాత ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కారణంగా ఇంటిగ్రేషన్ సులభం అవుతుంది మరియు మనము ఈ విలువను దాని ఫోరియర్ ట్రాన్సఫార్మ్ గా పొందాము మరొక సమస్య మనము ఇక్కడ e ax2 ని పరిశీలిస్తాము కాబట్టి ఇక్కడ a పాజిటివ్ సంఖ్య మరియు ఈ సమస్య మనము మళ్ళీ ఫోరియర్ యొక్క నిర్వచనాన్ని వర్తింపచేయడం అంటే eiαx మరియు అప్పుడు మనకు e ax2dx వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ e ax2 కారణంగా విషయము మరింత క్లిష్టంగా మారుతుంది కాబట్టి అది ఒక సాధారణ ఇంటిగ్రేషన్ కాదు కాబట్టి మనం ఒక ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e ax2 లో ఉన్నటువంటి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో మనం ఇప్పుడు ఆలోచించాలి మరియు eiαx నిర్వచనం కారణంగా మరొకటి ఇప్పటికే ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఉపాయం ఏమిటంటే మనం e యొక్క పవర్ ను ఒక చతురస్ర ఫంక్షన్గా తయారు చేయాలి మరియు చివరకు మనం ey2 అని మార్చగలిగితే అప్పుడు ఈ ఇంటిగ్రల్ ∞ నుండి వరకు ఉంటుంది మరియు మనకు అటువంటి ఇంటిగ్రల్ ల విలువ తెలుసు కాబట్టి అదే ఇక్కడ మన లక్ష్యం మనము ఈ ఇంటిగ్రేషన్ ను ఆ రకమైన ఇంటిగ్రల్ గా మార్చగలిగితే మనము దీనిని క్లోజ్డ్ రూపంలో విశ్లేషించవచ్చు కాబట్టి ఇప్పుడు మనం ఉపయోగిస్తున్న ఉపాయం ఇక్కడ eiαx ఉందిమనం cos⁡αx isin⁡αxఅని వ్రాయవచ్చు ఆపై ఇక్కడ e ax2 ఉంటుంది కాబట్టి ఈ ఫంక్షన్కు పొందడానికి ఇది మరొక మార్గం ఎందుకంటే ఇప్పుడు మనం i మరియు మళ్లీ ∞ నుండి ∞ తో కలిసి ఉన్న రెండవ ఇంటిగ్రేషన్ ను చూస్తే మనకు sin⁡αx మరియు e ax2 ఉన్నాయి ఆపై మనకు dx ఉంటుంది కాబట్టి ఇది ఈవెన్ ఫంక్షన్ మరియు ఇక్కడ సైన్ ఒక బేసి ఫంక్షన్ కాబట్టి రెండింటిని గుణించడం వలన ఈ ఇంటిగ్రేషన్ యొక్క ఈ బేసిఆడ్ ఇంటిగ్రేషన్ మనకు ∞ నుండి ∞ మారుతుంది ఫలితంగా ఈ విలువ కేవలం 0 అవుతుంది కాబట్టి sin⁡αx ఇంటిగ్రల్ యొక్క రెండవ భాగం 0 అవుతుంది మరియు తరువాత మనం మొదటి ఇంటిగ్రల్తో మాత్రమే వ్యవహరించాలి కాబట్టి మన దగ్గర ఈ cos⁡αx మరియు e ax2dx లు ఉన్నాయి ఇక్కడ మనం దీనిని సెట్ చేస్తే ఈ స్థిరమైన పదం మినహా అక్కడ ఈ ఇంటిగ్రల్ మనం దీనిని I గా సెట్ చేస్తే మనకు e ax2 వస్తుంది మరియు ఏదో ఒకవిధంగా మనము మరొక x ని పొందగలిగితే ఈ e ax2 యొక్క ఇంటిగ్రేషన్ సాధ్యమవుతుంది కాబట్టి మనము దీన్ని ఖచ్చితంగా చేస్తాము కాబట్టి మనము I ని తో డిఫరెన్షియేట్ చేస్తే cos⁡αx లభిస్తుంది అది మల్లి sin⁡αx అవుతుంది ఆపై ఒక x అక్కడ కనిపిస్తుంది ఆపై మనం ఈ ఇంటిగ్రల్ను భాగాల ద్వారా సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి దీనిని భాగాల వారీగా ఇంటెగ్రేషన్ చేయడం ద్వారా ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ని x తో కలిపి ఇప్పుడు ఇంటిగ్రేషన్ కోసం నిర్వహించవచ్చు కాబట్టి మన దగ్గర sin⁡αx ఉంది మరియు e ax2x యొక్క ఇంటిగ్రల్ సర్దుబాటు చేయబడుతుంది మనము ఈ 2a ఫాక్టర్ ను సర్దుబాటు చేయాలి మరియు 0 నుండి పరిమితి లో సరిగ్గా e ax2 వస్తుంది అదేవిధంగా ఇక్కడ sin⁡αx ఇప్పుడు cos⁡αx అవుతుంది మరియు ఒక కూడా కనిపిస్తుంది మరియు అక్కడ ఇప్పటికే 2a ఉంది కాబట్టి మన దగ్గర ఈ cos⁡αxమరియు e ax2 లు ఉన్నాయి ఆపై ఈ మొదటి పదానికి సంబంధించి x కి వెళ్ళినప్పుడు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ e ax2 తో ఇక్కడ పరిశీలించి x కి చేరుకున్నప్పుడు ఇది 0 కి వెళ్తుంది మరియు ఇది ఇక్కడ పరిమిత పరిమాణం ఉంది కాబట్టి ఏ సమస్య లేదు ఈ విధంగా ప్రతిదీ 0 అవుతుంది మరియు ఈ sin⁡αx కారణంగా x 0 గా పరిమితిని తీసుకున్నప్పుడు మళ్లీ ఈ పదం 0 అవుతుంది కాబట్టి ఈ మొదటి పదం ఇప్పుడు కనుమరుగవుతుంది మరియు రెండవ పదానికి సంబంధించి మనం ఇక్కడ ఉన్న I ని మనం లెక్కిస్తున్నాము ఇంటెగ్రేషన్ I ని నిశితంగా పరిశీలించవచ్చు మరియు ఇక్కడ మనకు cos⁡αxe ax2 అనే ఖచ్చితంగా ఇంటిగ్రేషన్ ను కలిగి ఉన్నాము కాబట్టి మనకు ఇప్పుడు చాలా సులభమైన డిఫరెన్షియేషన్ సమీకరణం ఉంది ఇది dIdα 2aI కాబట్టి మనం ఇప్పుడు ఈ డిఫరెన్షియేషన్ సమీకరణాన్ని ఇంటెగ్రేషన్ చేయాలి లేదా కావలసిన ఇంటెగ్రేషన్ ఈ I ను పొందడానికి ఈ డిఫరెన్షియేషన్ సమీకరణాన్ని పరిష్కరించాలి కాబట్టి మన పరిస్థితి ఏమిటి మనము అక్కడ ఈ I ని నిర్వచించాము మరియు e ax యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ మనము 2I అని వ్రాశాము కాబట్టి ఇప్పుడు ఈ ఇంటెగ్రేషన్ I ని పరిష్కరించడం కోసం మనము ఈ dIdα 2aI అనే డిఫరెన్షియల్ సమీకరణాన్ని పరిగణించాము ఇది I స్థిరమైన పదం మరియు e 24a ఇవ్వడానికి సులభంగా పరిష్కరించబడుతుంది ఇప్పుడు ప్రశ్న ఈ ఆర్బిట్రరీ కాన్స్టాంట్ ని ఎలా పొందాలి కానీ మన వద్ద ఈ I విలువ 0 దగ్గర మనకు ∫0 e ax2dx అనే సరళీకృత ఫంక్షన్ వస్తుంది కాబట్టి మనము ఇక్కడ axy అంటే adxdy ని ప్రక్షేపించి ఆపై ఈ 0 నుండి పరిధిలో ఇంటెగ్రేషన్ e y2 మరియు ఈ dxdya కాబట్టి ఈ విలువ 1a మరియు ∫0 e y2dy 2 మనము దీనిని మునుపటి ఉపన్యాసాలలో కూడా ఉపయోగించాము కాబట్టి ఈ I విలువ మనము కేవలం ఇక్కడ 2 గా విశ్లేషించాము మరియు ఇది a కాన్స్టాంట్ యొక్క విలువ కనుక మనం ఈ I ను ఇక్కడ పెడితే ఈ 0 కాబట్టి మనకు అక్కడ ఒక్క స్థిరమైన పదం మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ కాన్స్టాంట్ అనేది 0 వద్ద I యొక్క విలువ తప్ప మరొకటి కాదు కాబట్టి మనకు ఈ స్థిరమైన పదం వచ్చింది అంటే మన దగ్గర ఈ I ఉంది మరియు ఒకసారి మనం ఈ ఇంటెగ్రేషన్ I కలిగి ఉంటే e ax2యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ను పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు ఇది 12ae 24a తప్ప మరొకటి కాదు ఎందుకంటే ఇది రద్దు చేయబడుతుంది మరియు తరువాత ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి మనకు 12a మరియుe 24a ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న వ్యాఖ్య మనము దీనిని a12 అని సెట్ చేస్తే ఈ e ax2 యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ 12ae 24a అవుతుంది కాబట్టి మనం ఇక్కడ a 12 సెట్ చేస్తే e x22 యొక్క ఫోరియర్ రూపాంతరం ఏమి జరుగుతుంది మరియు ఇప్పుడు మనము ఈ a12 ని అక్కడ కూడా సెట్ చేస్తాము కనుక e 22 వస్తుంది కాబట్టి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే e x22 యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ e a22 ఈ x తో భర్తీ చేయబడుతుంది అది మాత్రమే తేడా కానీ మనకు అదే ఫంక్షన్ ఉంది కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ సరిగ్గా అదే ఫంక్షన్ మరియు ఫోరియర్ ట్రాన్సఫార్మ్ కింద అలాంటి ఫంక్షన్ స్వీయ పరస్పరమైనదిగా చెప్పబడుతుంది ఎందుకంటే యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ f కేవలం f మరియు అలాంటి ఫంక్షన్లకు ఇది ఒక ఉదాహరణ మరో సమస్య ఈ e a|t| యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను మనం కనుగొనాలి t ∞ నుండి ∞ పరిధి వరకు ఉంటుంది మరియు a అనేది పాజిటివ్ సంఖ్య కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క నిర్వచనాన్ని ఉపయోగించి మనం ఇక్కడ అమలు చేసుకోవచ్చు కాబట్టి t అనేది సంపూర్ణ విలువ కాబట్టి మనము దీనిని రెండు భాగాలుగా విడగొట్టవచ్చు ఎందుకంటే మనం సంపూర్ణ విలువ గురించి మాట్లాడుతున్నప్పుడు t ప్రతికూలంగా ఉంటే t కి సమానం మరియు t సానుకూలంగా ఉన్నప్పుడు ఇది t కి సమానం కాబట్టి మనము ఈ నిర్వచనాన్ని ఇక్కడ ఉపయోగించవచ్చు కాబట్టి ఈ ప్రాంతంలో ∞ నుండి 0 వరకు t ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి మనము ఈ t సంపూర్ణ విలువను t వలె ఉపయోగిస్తాము కాబట్టి ఇది ఇప్పుడు eat గా మారింది ఆపై ఫోరియర్ ట్రాన్సఫార్మ్ కారణంగా మనకు eiαt వస్తుంది ఈ ఇంటిగ్రల్ dt మరియు 0 నుండి ప్రాంతంలో ఈ t కేవలం t కి సమానం కాబట్టి మనకుe at మరియుeiαt ఉన్నాయి మళ్లీ అదే ఫాక్టర్ ఉంది కాబట్టి ఇప్పుడు మనము రెండు ప్రదేశాలలో ఎక్స్పోనెన్షియల్ ని కలిగి ఉన్నందున మనము వాటిని విలీనం చేయవచ్చు మరియు గతంలో చేసినట్లుగా మనం సులభంగా ఇంటిగ్రేషన్ చేయవచ్చు కాబట్టి మనకు ఇక్కడ eaiαt ఉంది ఆపై ఈ అనుసంధానం తరువాత aiα హారం లో వస్తుంది ఇక్కడ మనకు e aiαt ఉంది మరియు ఇంటిగ్రేషన్ తర్వాత aiα హారం లో కనిపిస్తుంది మరియు అప్పుడు మనకు ఈ ∞ నుండి 0 మరియు 0 నుండి ∞ వరకు పరిమితులు ఉంటాయి కాబట్టి మనకు 12 మరియు 1aiα ఉంటాయి మరియు ఎందుకంటే మనం ఈ 0 ని ఉంచినప్పుడు మాత్రమే మనం ఇక్కడికి 1 వస్తుంది కాబట్టి మొదటి సందర్భంలో మనకు eaiαt ఉంది మరియు మనం దీనిని t కోసం ∞ అని ఉంచినప్పుడు ఈ t ∞ కి వెళ్లేటప్పుడు పరిమితిని చూస్తున్నాము మరియు ఇది a సానుకూలంగా ఉంటుంది మరియు t ∞ కి వెళుతుంది రెండవ సందర్భంలో t ∞ కి వెళుతుంది కానీ అప్పుడు మనకు a ఉంటుంది కాబట్టి ఈ రెండు సందర్భాలలో ఈ పరిమాణం 0 కి వెళుతుంది ఎందుకంటే మనం ఈeiαt ని cos⁡αtisin⁡αt అని వ్రాయవచ్చు అది పరిమిత సంఖ్య మరియు తరువాత మనకు eat ఉంది అప్పుడు మనకు 0 ఉంది దీనిలో మనకు ఇది ఉంది 0 వద్ద ఇది మనుగడ సాగిస్తుంది ఇది ప్రతికూల పరిమితి ఎందుకంటే ఇది తక్కువ పరిమితి మరియు అప్పుడు మనకు 1 aiα ఉంటుంది కాబట్టి చివరగా మనము ఈ మైనస్ గుర్తును అక్కడ చేర్చినప్పుడు మన దగ్గర a iαమరియు aiα ఉంటుంది దీనిని 2aa22 అని వ్రాయవచ్చు మరియు దీనికి ఫాక్టర్ 12 అని ఉంటుంది కాబట్టి ఈ e a|t| ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ఇది ఇప్పుడు మనము డిరాక్ డెల్టా ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను లెక్కిస్తాము ఇక్కడ a ను మనము సానుకూలంగా తీసుకుంటాము కాబట్టి డైరాక్ డెల్టా ఫంక్షన్ను దీర్ఘచతురస్రాకార పల్స్ ఫంక్షన్గా భావించవచ్చని గుర్తుంచుకోండి ఈ డిరాక్ డెల్టా ఫంక్షన్ను నిర్వచించడానికి వివిధ మార్గాలు ఉన్నాయి మరియు ఈ డైరాక్ డెల్టా ఫంక్షన్ను ఈ దీర్ఘచతురస్రాకార పల్స్గా పరిమితం చేసే పరిస్థితిలో ఊహించే సరళమైన మార్గం ఉంది అంటే మనం t a అయినప్పుడు ఈ ఫంక్షన్ విలువ 0 అవుతుంది t aఅని భావించినట్లయితే అది మళ్లీ 0 మరియు అది ata అనే ప్రాంతంలో 1 విలువ ఇస్తుంది కాబట్టి ఇది 0 వెళుతుంది అప్పుడు ఈ దీర్ఘచతురస్రం యొక్క ఎత్తు పెరుగుతుంది మరియు మన ఆసక్తి ఏమిటంటే ఈ డిరాక్ డెల్టా ఎలా నిర్వహింపబడుతుంది 0 కి వెళ్లినప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి ఆ సందర్భంలో ఈ పీక్ వాస్తవానికి వెళ్తుంది కానీ ఈ డిరాక్ డెల్టా విషయంలో ఆసక్తికరమైనది ఏమిటంటే మనం ఈ ప్రాంతాన్ని 1 1 అని లెక్కిస్తే ఇది 1 కాబట్టి ఆ ప్రాంతం ఎల్లప్పుడూ 1 మరియు పరిమిత పరిస్థితుల్లో కూడా ఉంటుంది అలాగే ఉంటుంది కాబట్టి ఈ డిరాక్ డెల్టా ఫంక్షన్ను ఈ యొక్క పరిమిత కేసుగా మనం ఊహించుకుంటాం ఈ నిర్వచనంతో ఈ డిరాక్ డెల్టా ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను మనం సులభంగా లెక్కించవచ్చు కాబట్టి మనము ఈ యొక్క ఈ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను తీసుకుంటే మనకు నిర్వచనం ప్రకారం ఇక్కడ eiαt కలిగి ఉన్నాము మరియు మనము డిరాక్ డెల్టా యొక్క పరిమిత నిర్వచనాన్ని ఉపయోగించాము కాబట్టి మనకు a నుండి a వరకు మనకు 1 విలువ ఉంటుంది మరియు తరువాత పొందడానికి మనం → 0 కి తీసుకోవాలి కాబట్టి మనకు 1 మరియు eiαt ఉంటాయి ఎపుడైతే 0 కి వెళ్తుందో మరియు మనకు dt ఉంది కాబట్టి మళ్లీ ఈ ఇంటిగ్రేషన్ ని లెక్కించాలి కాబట్టి తరువాత మనము ఈ పరిమితిని దాటవచ్చు కాబట్టి ముందుగా ఈ 1 ఇంటిగ్రేషన్ నుండి బయటకు వెళ్తుంది మరియు eiαtdt ని ఇంటిగ్రేషన్ చేస్తే eiαtiα అవుతుంది మరియు తరువాత మనకు పరిమితులు a నుండి a వరకు ఉంటాయి కాబట్టి మనకు 12 ఆపై మనకు 1 1iα మరియు eiα a eiαa లు ఉన్నాయి మనము a ను t చే ప్రతిక్షేపించినప్పుడు మనకు ఈ సంఖ్యను పొందుతాము మనము a ఉంచినప్పుడు రెండవదాన్ని పొందుతాము కాబట్టి ఇప్పుడు eiαa రెండు ప్రదేశాలలో సాధారణం కాబట్టి మనము దీనిని బయటకు తీసుకురావచ్చు eiαa మరియు అప్పుడు మనం lim→0 eiαϵ 1iαϵ లెక్కించాలి ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంలో ఇది 1 1 అంటే అది 0 కాబట్టి మనము 00 అనే రూపం ఇక్కడ కలిగి ఉన్నాము మనము L హాస్పిటల్ నియమాన్ని వర్తింపజేయవచ్చు మరియు ఒకసారి మనము L హాస్పిటల్ నియమాన్ని అక్కడ వర్తింపజేస్తే మనము eiαϵ ను పొందుతాము మరియు తరువాత మనకు ఈ iα లభిస్తుంది మరియు హారం లో మన దగ్గర iα ఉంటుంది కాబట్టి ఇది రద్దు చేయబడుతుంది మరియు తరువాత లిమిట్ → 0 కి వెళుతుంది ఇది 1 అవుతుంది కాబట్టి ఈ లిమిట్ వర్తించినందువల్ల ఇది కేవలం 1 అవుతుంది మరియు మనకు 12eiαa అనే సమాధానం వస్తుంది కాబట్టి ఈ ఫలితం తో మనము F 1 మనం కనుగొనవచ్చు ఇది a నుండి 0 ఇందులో పెడితే ఇక్కడ a నుండి 0 వరకు అంటే మనకు 12 వస్తుంది మరియు తరువాత 1 కుడి వైపున ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు ఈ ఇన్వెర్స్ తీసుకుంటే అక్కడ మనకు డెల్టా ఫంక్షన్ ఉంటుంది ఈ2 అక్కడికి వెళ్తుంది మరియు 1 అక్కడ కుడి వైపు ఫంక్షన్ కాబట్టి 1 యొక్క ఫోరియర్ ఇన్వెర్స్ సరిగ్గా 2 వస్తుంది కాబట్టి ఈ ఫంక్షన్ యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ కోసం మనము చూసే మరొక సమస్య ఇప్పుడు మనకు ఈ |t|e a|t| ఉంది కాబట్టి మనము ఇప్పటికే e a|t| ను విశ్లేషించాము కానీ ఇది భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ |t| e a | t | తో కూడా ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇచ్చిన ఫంక్షన్పై ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క నిర్వచనాన్ని మళ్లీ వర్తింపజేస్తాము మరియు మనం గమనించేది ఏమిటంటే మళ్లీ ఇక్కడ మనకు |t| ఉంది ఇది ఈ t ప్రతికూలంగా ఉన్నప్పుడు t అవుతుంది మరియు t పాజిటివ్గా ఉన్నప్పుడు t అవుతుంది కాబట్టి ఈ పరిశీలనతో ∞ నుండి 0 పరిధి లో | t | t అవుతుంది మనము మైనస్ గుర్తు ఉంది మరియు tకాబట్టి అది మళ్లీ మరియు e పవర్ eat మరియు eiαt మరియు మనకు dt ఉంది కాబట్టి అప్పుడు 0 నుండి వరకు 12 వస్తుంది మరియు మనకు te at ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో 0 నుండి ∞ | t | t గానే ఉంటుంది మనము te ateiαt కలిగి ఉన్నాము ఇది ఫోరియర్ యొక్క నిర్వచనం అనుకరించే భాగం కాబట్టి ఇప్పుడు దీనిని కలిగి ఉన్నాము మనము t x ని ప్రతిక్షేపిస్తాము మళ్లీ ఇలాంటి ఇంటిగ్రేషన్ ను చేయడానికి మొదటి దానిలో కాబట్టి t x గా ఉన్నప్పుడు పరిమితులు ∞ నుండి 0 మొదటి సందర్భంలో ఉంటాయి ఆపై కొన్ని మరింత మార్పులు ఇంటిగ్రాండ్ లో జరగవచ్చు మరియు dt కూడా dx గా ఉంటుంది కాబట్టి అక్కడ మరొక మైనస్ ఉంటుంది కానీ ఇక్కడ మనకు నుండి 0 పరిమితులు ఉన్నాయి కానీ మైనస్ గుర్తుతో మళ్లీ మనము 0 నుండి కి భర్తీ చేయవచ్చు మనకు లిమిట్ 0 నుండి వరకు ఉంది t స్థానంలో x ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది ఇది ఇప్పటికే ముందు ఉన్న ఈ మైనస్తో భర్తీ చేయబడుతుంది కాబట్టి మనకు e ax ఉంది ఎందుకంటే ఇప్పుడు t x కాబట్టి మనకు e ax మరియు e iαxdx ఉన్నాయి మరియు రెండవ ఇంటిగ్రేషన్ అలాగే ఉంది మరలా ఈ x ని t ద్వారా భర్తీ చేయవచ్చు x ని t ద్వారా భర్తీ చేయవచ్చు కాబట్టి మనకు ప్రాథమికంగా dt e పవర్తో ఒకే ఇంటిగ్రేషన్ ఉంది ఇక్కడ మనకు ప్లస్ గుర్తు ఉంది ఇక్కడ మనకు మైనస్ గుర్తు ఉంది కానీ ఇది e at మరియు ఇక్కడ మనకు e at కూడా ఉంది కాబట్టి ఇప్పుడు మొదటిదానిలో మనకు e iαt ఉంది కాబట్టి e iαt ని cos⁡αt isin⁡αt అని వ్రాయవచ్చు మరియు రెండవ సందర్భంలో మనకు ఈeiαt ఉంది ఇది cos⁡αtisin⁡αt ఇది మనకు రెండవ ఇంటెగ్రేషన్ నుండి eiαt ఉంది కాబట్టి మిగతావన్నీ మ్యాచ్ అవుతాయి కాబట్టి మనకు ఫాక్టర్ ఉంది అదే ఫాక్టర్ ఉంది మనకు te at te at రెండు ఇంటిగ్రల్లలో మొదటి పదం cos⁡αt కాబట్టి మనము ఇక్కడ రెండుసార్లు పరిగణించాము మరియు తరువాత రెండవ సందర్భంలో మనకు మైనస్ గుర్తు ఉంది మరొకదానిలో మనకు ప్లస్ గుర్తు ఉంది కాబట్టి ఆ ఇంటిగ్రల్ రద్దు చేయబడుతుంది కాబట్టి ఇక్కడ రెండు ఇంటెగ్రేషన్ ల నుండి సైన్ ఇంటిగ్రల్ ఎందుకంటే వాటికి వ్యతిరేక గుర్తు ఉంటుంది అది రద్దు చేయబడుతుంది మరియు మనకు కాస్ టర్మ్ మాత్రమే లభిస్తుంది మరియు అదే ఫ్యాక్టర్ 2 అక్కడ కనిపిస్తుంది కాబట్టి మనము ఇక్కడ ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ ను కలిగి ఉన్నాము మనము ఇక్కడ పరిశీలిస్తే ∫0 te atcos⁡αtdt ఇది ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ యొక్క నిర్వచనం కాబట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్లో కూడా మనము పరిగణించిన అంశం అదే కాబట్టి ఇది ఖచ్చితంగా te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ అయితే ఈ te at యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ఏమిటో మనకు తెలియదు కాబట్టి ఈ సమీకరణాన్ని పరిష్కరించడం ద్వారా నేరుగా దీన్ని సులభంగా లెక్కించవచ్చు లేదా ఇక్కడ మనం ఉపయోగిస్తున్న మరొక ఉపాయం ఉంది కాబట్టి te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఈఫాక్టర్ తో 2∫0 e atcos⁡αtdt అని గమనించండి దీనిని సులభంగా లెక్కించవచ్చు మరియు మునుపటి సమస్యలలో మనము దీనిని చేసాము అది2aa22 అవుతుంది కాబట్టి e at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ 2aa22 గా ఇవ్వబడింది కాబట్టి ఇది తెలిసిన తర్వాత మనము |t|e a|t| యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ను పొందాలనుకుంటున్నాము అది te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ కాబట్టి ఇక్కడ మనకు e at ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ 2aa22 ఉంది కాబట్టి దీని నుండి te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ ను ఎలా పొందాలో మనము అంచనా వేస్తాము మనము ఈ సంబంధాన్ని రెండు వైపుల నుండి స్పష్టంగా a కి సంబంధించి డిఫరెన్షియేట్ చేస్తే అప్పుడు ఏమి జరుగుతుంది కాబట్టి మనం దీనిని a కి సంబంధించి డిఫరెన్షియేట్ చేస్తాము కాబట్టి ఇక్కడ e at మరియు తరువాత మైనస్ గుర్తుతో t ఫాక్టర్ అదనంగా వస్తుంది మరియు మనం కుడి వైపును కూడా డిఫరెన్షియేట్ చేయవచ్చు ఇది హోల్ స్క్వేర్ పదం మరియు ఈ కోటెంట్ నియమం వర్తిస్తుంది ఇది మనకు ఈ 22 a2a222 ని ఇస్తుంది అంటే ఇది te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకంటే మనం దీనిని ఇక్కడ పరిశీలిస్తే ఇప్పుడు ఈ ఫ్యాక్టర్ 2 తో te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ మనం ఈ మైనస్ గుర్తును కుడి వైపుకు తీసుకురావచ్చు కాబట్టి ఇక్కడ సర్దుబాటు చేయబడిన ఈ మైనస్ గుర్తుతో te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ 2 a2a222 ఇది ఖచ్చితంగా te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ కాబట్టి ఈ te at యొక్క ఫోరియర్ కొసైన్ ట్రాన్సఫార్మ్ ఖచ్చితంగా కావలసిన ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ దీనిని మనము t|e a|t|గా విశ్లేషించాలనుకుంటున్నాము కాబట్టి ఈ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ని ఉపయోగించి మనము పరిశీలించిన కావలసిన ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ఇది ఈ ఉదాహరణలో మనము e a|y| యొక్క ఫోరియర్ ఇన్వెర్స్ ట్రాన్సఫార్మ్ ను కనుగొంటాము కాబట్టి ఇన్వెర్స్ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ ఆధారంగా రెండు ఉదాహరణలు ఉన్నాయి కానీ అవి సరళమైనవి కాబట్టి ఇక్కడ మనము e ||y యొక్క ఫోరియర్ ఇన్వెర్స్ ట్రాన్సఫార్మ్ ను పొందాలనుకుంటున్నాము ఇక్కడ y అనేది పాజిటివ్ సంఖ్య కాబట్టి ఇన్వెర్స్ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ యొక్క నిర్వచనం ప్రకారం మనకు అక్కడ 12∫ ∞ fˆe iαxdα ఉంది మనము ఈ fˆe ||y ని ప్రతిక్షేపించవచ్చు కాబట్టి ఫంక్షన్ ∞ నుండి ∞ వరకు ఇక్కడ ప్రతికూలంగా ఉంటుంది ఎందుకంటే మళ్లీ ఇది || అక్కడ ఉంది కనుక ఇది ఇక్కడ ఈ పరిధిలో ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటికే చేర్చబడింది మరియు సానుకూల పరిధిలో ఇది || గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ నిర్వచనంతో మనం రెండింటిని మిళితం చేయవచ్చు ఎందుకంటే ఇవి ఎక్సపోన్షియల్ ఫంక్షన్స్ లు మనము y ix మరియు yix లు మిళితం చేస్తాము మరియు వాటిలో ప్రతి ఒక్కటి కు సంబంధించి సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి మన దగ్గర ఈ ఎక్స్పోనెన్షియల్ ఉంది అప్పుడు y ix హారం లో వస్తుంది ఇక్కడ yix కనిపిస్తుంది మరియు → 0 కి వెళ్ళినప్పుడు ఈe 0 అవుతుంది అని మనం గమనించాలి ఎందుకంటే ఈ y పాజిటివ్ మరియు ఈ సందర్భంలో మళ్లీ y ఉంది మరియు → కి వెళ్ళినప్పుడు ఇది మళ్లీ 0 కి అవుతుంది ఆపై మనము కేవలం సరళీకృత రూపాన్ని కలిగి ఉన్నాము ఎందుకంటే ఈ 0 అక్కడ వస్తుంది కాబట్టి మనకు y ix ఉంది మరియు ఇక్కడ ఈ yix ఉంది ఇది 2 ఫాక్టర్ తో yx2y2 ని మరింత సరళీకృతం చేయవచ్చు కాబట్టి అటువంటి ఫంక్షన్ యొక్క ఇన్వెర్స్ ట్రాన్సఫార్మ్ ను పొందడానికి మనము ఇన్వెర్స్ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ యొక్క నిర్వచనాన్ని ఉపయోగించిన ఉదాహరణ ఇది ఇది చివరి ఉదాహరణ ఈ 12a iα2 యొక్క ఇన్వెర్స్ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ గురించి మనం చర్చిస్తాము మరియు ఇక్కడ మళ్లీ మనం a ని పాజిటివ్ అని అనుకుంటాం కాబట్టి మనము దీనిని రెండు ఫంక్షన్ల లబ్దము గా వ్రాస్తాము అంటే 12a iα12a iα మరియు మనము ఇప్పుడు రెండు వైపులా ఫోరియర్ ఇన్వెర్స్ తీసుకుంటాము కాబట్టి మనము దీనిని లెక్కించాలనుకుంటున్నాము దీని యొక్క ఇన్వర్స్ ఏమిటి మరియు ఈ F 1 f యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ మరియు g యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ 12 f g యొక్క కన్వల్యూషన్ కి సమానము అని చెప్పే ఒక కన్వల్యూషన్ సిద్ధాంతం ఉందని మనకు ఇప్పటికే తెలుసు కాబట్టి మనము ఇప్పుడు ఈ ఫలితాన్ని ఇక్కడ వర్తింపజేస్తాము కాబట్టి ఎందుకంటే ఈ రెండు ఫోరియర్ ట్రాన్స్ఫార్మర్స్ ల లబ్దము కాబట్టి మనము దీనిని అమలు చెయ్యడం ద్వారా ఈ ఫోరియర్ ఇన్వర్స్ పొందుతాము కాబట్టి ఈ f ఫోరియర్ ఇన్వర్స్ తరువాత మళ్ళీ రెండవది g ఈ ఫంక్షన్ యొక్క ఫోరియర్ ఇన్వెర్స్ మరియు తరువాత ఈ కన్వల్యూషన్ చేయాలి కాబట్టి ఈ కన్వల్యూషన్ సిద్ధాంతంతో మనము ఈ ఫలితాన్ని పొందాము ఇప్పుడు ఈ F 1 12a iα ఎంత అనేది ప్రశ్న మరియు మనము మునుపటి ఉపన్యాసం గుర్తుచేసుకుంటే మనము e atH యొక్క ఫోరియర్ ట్రాన్సఫార్మ్ చేశాము H అనేది t యొక్క హెవీసైడ్ ఫంక్షన్ మరియు సరిగ్గా ఇదే కాబట్టి దీని ఇన్వర్స్ e atH అని ఇప్పుడు మనకు తెలుసు కాబట్టి అప్పుడు మనకు e atH మరియు e atHఉన్నాయి మరియు మనకు రెండింటి యొక్క కన్వల్యూషన్ అవసరం కాబట్టి ఇప్పుడు ఈ కన్వల్యూషన్ ఉన్నందున మనము దీనిని విశ్లేషించవచ్చు కాబట్టి e axH కలిగి ఉన్నాము మరియు ఈ రెండవ సందర్భంలో ∞ నుండి ∞ కు షిఫ్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని సరళీకృతం చేయడం ద్వారా మనకు e ax ఉంది ఇక్కడ మనకు eaxఉంది అది రద్దు చేయబడుతుంది మరియు బయట e at ఉంటుంది ఎందుకంటే ఈ ఇంటిగ్రేషన్ x పై చేశాము కాబట్టి ఇక్కడ ఇంటిగ్రాండ్ H మరియు H మాత్రమే ఇది x ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇది 0 అవుతుంది మరియు దీని వలన t x ప్రతికూలంగా ఉంటే ఈ వాదన ప్రతికూలంగా ఉంటే మళ్లీ ఈ లబ్దము 0 అవుతుంది x అనేది 0 మరియు t మధ్య ఉంటే దీని విలువ 1 అవుతుంది లేకపోతే ఈ ఇంటిగ్రాండ్ విలువ 0 అవుతుంది అందువల్ల మనకు ఇక్కడ e at2 మరియు H గా వ్రాయవచ్చు H ముఖ్యమైనది ఎందుకంటే t పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటిగ్రేషన్ మనుగడ సాగిస్తుంది ఆపై ఇక్కడ∫0t dx ఉంటుంది దీని విలువ 1 ఈ ఇంటిగ్రేషన్ విలువ t అని అంచనా వేయవచ్చు కాబట్టి మనకి te at2H ఉంది ఈ ఉపన్యాసం సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన రెఫరెన్సెలు ఇవి మరియు ముగించడానికి ముందు సంగ్రహంగా చెప్పాలంటే మనము ఫోరియర్ని విశ్లేషించాము మరియు వివిధ ఫంక్షన్ల యొక్క ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్సఫార్మ్ లు విశ్లేషించాము దీర్ఘచతురస్రాకార పల్స్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లు డైరాక్ డెల్టా ఫంక్షన్లు మొదలైనవి కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఉపన్యాసాన్ని ఇంతటితో ముగిస్తున్నాను శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు